ఏ విధంగా మేము లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లోడ్ చేశామో అదే విధంగా మేము లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కి కూడా చేస్తాము ఈ సందర్భంలో కరెంట్ లీడింగ్ లో ఉంటుంది ఆ E2 చూడండి నేను దీన్ని చేయలేదు దయచేసి దీన్ని చేయండి నేను ఒక అప్ప్రోక్సిమేషన్ చేసానుఇది కరెంట్ I ఇది V2 కాబట్టి I2 కరెంట్ లీడింగ్ వోల్టేజ్ V2 లీడింగ్ వోల్టేజ్ కాబట్టి ఇది E2 కాబట్టి కోణం ∅ 2 I2 మరియు V2 మధ్య ఉంటుంది మరియు కోణం δE 2 మరియు V2 మధ్య ఉంటుంది ప్రతీది స్పష్టంగా గుర్తించబడింది హోరిజాంటల్ ప్రోజెక్షన్ తీసుకోండి కాబట్టి E2cosδ V2అవుతుంది ఈ విషయం E 2 cos δV2 అవుతుంది మొదట దీనిని ఈ V2 I2 R e2 cos ∅2 చేయండి ఎందుకంటే ఈ కోణం ఇక్కడ ∅2 గా గుర్తించబడింది మరియు ఇది ఇలా ఉంటుంది కాబట్టి దాని ప్రొజెక్షన్ తీసుకోండి కాబట్టి అది తీసివేయవలసి ఉంటుంది కాబట్టి ఇది I2 Xe 2 sin ∅2 ఉంటుందిఎందుకంటే E 2cosδ ను కనుగొనాలి కాబట్టి ఇది మొదట V2 ఇది అవుతుంది తర్వాత ఇది కూడా కనుగొనాలి ఇది I2 Xe 2 sin ∅2 δ 0 so cos δ 1 ని అనుకోండి E 2 V2V2 అదే విధంగా చేయండి I2V2 Re 2 cos ∅ 2 Xe 2 sin ∅2 కాబట్టి V20 V 2 V 2 వాస్తవానికి అదే విధంగా ZV 2 V 2 I2 కాబట్టిRe2 యూనిట్ కు cos∅2 Xe2 యూనిట్ కు sin∅2 లభిస్తుంది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ గుర్తు " నియంత్రణ కోసం లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ గుర్తు ' ' మరియు ఇతర విషయం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ నియంత్రణను చేస్తుంది ఇక్కడ ఉంది అంటే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా వ్రాయవచ్చుఇది Re2 ను V 2 I2 తో భాగించబడినది కాబట్టి Re2 ను ZB2 చే భాగించబడింది ఇది వాస్తవానికి Re2 యూనిట్ కు మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ కాబట్టి cos ∅ 1 అంటే దీని అర్థం సాధారణంగా ఆ సూత్రం ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ నియంత్రణ సూత్రం సాధారణంగా నేను ఇక్కడ వ్రాస్తున్నాను ఇది Re2 అవుతుంది తరువాత యూనిట్ cos ∅2 నేను వ్రాయగలను Xe2 యూనిట్కు sin∅2 ఇది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అయితే అది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయితే cos ∅2 1 మరియు sin ∅2 0 కాబట్టి ∅2 0 ఇది యూనిట్కు Re2 గా ఉంటుంది లేదా ఇది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ గా ఉంటే ఈ పదం అవుతుంది ఇది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అయితే అది అవుతుంది సాధారణంగా మీరు దీన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ సూత్రాన్ని మాత్రమే గుర్తుంచుకుంటే ఈ సూత్రంకాబట్టి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ∅2 '0' లాగింగ్ పవర్ కోసం ఆ సంకేతం మరియు లీడింగ్ పవర్ కోసం ఉండాలి కారకం గుర్తు ఉండాలి కాబట్టి ఇది విషయం తదుపరిది పొలారిటీ టెస్ట్ ఇక్కడ మేము ప్రయోగశాలలో పొలారిటీను ఎలా మార్పిడి చేస్తాము దీన్ని ఖచ్చితంగా మేము ఇలా చేస్తాము కాబట్టి ఇది పొలారిటీ టెస్ట్ అని అనుకుందాం కాబట్టిa1 a2 తక్కువ వోల్టేజ్ వైండింగ్ మరియు క్యాపిటల్ A1 క్యాపిటల్ A2 హై వోల్టేజ్ వైండింగ్ ఈ విషయం ఇవ్వబడింది కాబట్టి ఒక విషయం ఏమిటంటే ఈ పొలారిటీ a1 a2 లాంటిది కాదని అనుకుందాం అది a2 ఇది ఇక్కడ క్యాపిటల్ A 2 మరియు ఇది క్యాపిటల్ A1 ఈ వోల్టేజ్ V1 V1 మరియు ఇది V2 V2 మరియు వోల్టమీటర్ క్యాపిటల్ A1 మరియు a1 అంతటా అనుసంధానించబడి ఉంది మరియు పొలారిటీ ఇప్పుడు గుర్తించబడింది ఇప్పుడుఇది V1 డిఫరెన్స్ ఆపరేటర్ నేను V1 ని ఉపయోగిస్తున్నాను అయినా ఇది డిఫరెన్స్ ఆపరేటర్ V2 నేను ఈ చిహ్నాన్ని ఎందుకు గీస్తున్నాను ఇది నేను ఒక చిన్న అభ్యాసం ఇస్తున్నాను నేను V1 డిఫరెన్స్ లేదా V2 డిఫరెన్స్ ఆపరేటర్ ను ఎందుకు వ్రాస్తున్నాను ఇది నిజానికి టిల్డే వంటిదికాబట్టి ఇది ఇలా ఉంటే మరియు ఇలా వ్రాయబడింది అప్పుడు వైండింగ్ యొక్క పొలారిటీలు రేఖాచిత్రంలో గుర్తించబడినవి ఇలా వస్తే అయితే నేను డిఫరెన్స్ ఆపరేటర్ ఎందుకు ఉపయోగించాలి అప్పుడు పొలారిటీ కూడా ఉంది రేఖాచిత్రంలో ఎలా ఉందో అది అలాగే గుర్తించబడుతుంది ఇది మారదు వోల్టమీటర్ యొక్క పఠనం ఇలా ఉంది కానీ నేను డిఫరెన్స్ ఆపరేటర్ను ఎందుకు ఉపయోగించాను ఇది మీకు ఒక అభ్యాసం V V1 V2 వస్తే V1 V2 ను పొందినట్లయితే ప్రతీది వాస్తవానికి గుర్తించబడుతుంది అప్పుడు ఒక దాని యొక్క ధ్రువణత మార్జిన్లు ఈ వైపు లేదా ఈ వైపు పరస్పరం మార్చుకోవాలి కేవలం మార్పిడి చేయాలి అప్పుడు V V1 V 2 ఇది సంకలితం అయితే ఇప్పుడు వైండింగ్ లో ఒకదాని యొక్క పొలారిటీ గుర్తులు పరస్పరం మార్చుకోవాలి కాబట్టి ఇదంతా పొలారిటీ టెస్ట్ కోసం తప్ప మరేమీ కాదు ఇప్పుడు Rc మరియు Xm పొందడానికి ఓపెన్ సర్క్యూట్ పరీక్ష అంటే ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రత్యేకంగా Rc Xm R1 X1 R2 X2 పారామితులని పొందాలి కాబట్టి సాధారణంగా Rc మరియు Xm ను పొందటానికి ఓపెన్ సర్క్యూట్ పరీక్షను మేము షంట్ పారామితి అని పిలుస్తాము ఎందుకంటే ఇవి సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి ఇవి షంట్ పారామితులు మేము వాస్తవానికి ఓపెన్ సర్క్యూట్ పరీక్షను చేస్తాము ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ పరీక్ష కోసం మనం చేయవలసింది 1 అమ్మీటర్ను1 వోల్టమీటర్ అనుసంధానించాలి మరియు ద్వితీయ వైపు అధిక వోల్టేజ్ వైపు వాస్తవానికి తెరిచి ఉంటుంది వాస్తవానికి ప్రయోగశాలలో దాని ఓపెన్ సర్క్యూట్ పరీక్ష లేదా షార్ట్ సర్క్యూట్ పరీక్ష అది ఏమైనా అది ఇరు వైపులా చేయవచ్చు కానీ ప్రయోగశాలలో సాధారణంగా LV వైపు ఓపెన్ సర్క్యూట్ పరీక్ష చేస్తాము అధిక వోల్టేజ్ వైపు కాకుండా LV వైపు చేయండి కానీ ఇరువైపులా ఇది చేయవచ్చు కొన్నిసార్లు వోల్టేజ్ స్థాయి అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి అధిక వోల్టేజ్ ప్రయోగశాలలో అందుబాటులో ఉండకపోవచ్చు అందుకే తక్కువ వోల్టేజ్ వైపు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము కాబట్టి ఓపెన్ సర్క్యూట్ పరీక్ష తక్కువ వోల్టేజ్ వైపు చేస్తాము ప్రయోగశాలలో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అధిక వోల్టేజ్ వైపు చేయవచ్చు కానీ నేను ఒక విషయం చెప్తాను అది ఇరువైపులా చేయవచ్చు అదే ఫలితాన్ని పొందుతాము కాబట్టి అమ్మీటర్ అనుసంధానించబడింది 1 వాట్మీటర్ అనుసంధానించబడింది మరియు 1 వోల్టమీటర్ ఇక్కడ ఉంది ఈ సరఫరా వోల్టేజ్ V1 కాబట్టి అలా అయితే LV వైపుకు సరఫరా ఇవ్వబడుతుంది మరియు ప్రయోగశాలలో 110 220 వోల్ట్లు ఉన్నాయని అనుకుందాం ప్రయోగశాలలో ట్రాన్స్ఫార్మర్ 110 220 వోల్ట్ అనుకుందాం తక్కువ వోల్టేజ్ వైపు 110 వోల్ట్ మరియు హై వోల్టేజ్ వైపు 220 వోల్ట్ ఉంది తక్కువ వోల్టేజ్ వైపు 110 వోల్ట్ ఇవ్వబడుతుంది వాస్తవానికి ఈ వైపు 110 వోల్ట్ ఇవ్వబడుతుంది ఉదాహరణకు ఈ తక్కువ వోల్టేజ్ వైపు 110 వోల్ట్ మరియు అధిక వోల్టేజ్ వైపు ట్రాన్స్ఫార్మర్ 2000 వోల్ట్ 2 KV కలిగి ఉందని అనుకుందాం ప్రయోగశాలలో 2KV అందుబాటులో ఉండకపోవచ్చు అందుకే ప్రయోగశాలలో తక్కువ వోల్టేజ్ వైపు ఓపెన్ సర్క్యూట్ పరీక్ష చేయండి కానీ ఇరువైపులా అది సాధ్యమే నా ఉద్దేశ్యం అదే ఫలితం అదే పారామితుల విలువ Rc మరియు Xm లభిస్తుంది కాబట్టి వాట్మీటర్ పఠనం వాస్తవానికి ఆ సందర్భంలో ఈ వైపు ఓపెన్ సెకండరీ ఓపెన్ సెకండరీ పై లోడ్ లేదు ఇది ఓపెన్ సర్క్యూట్ అని వ్రాయబడింది కాబట్టి వాట్మీటర్ ఏది ఇచ్చినా అది ప్రాథమికంగా కోర్ నష్టాన్ని సూచిస్తుంది ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ లో లోడ్ కరెంట్ ఉండదు మరియు అమ్మీటర్ I0 ఇస్తుంది లోడ్ కరెంట్ లేదు మరియు వాట్మీటర్ ఎటువంటి లోడ్ శక్తి నష్టాన్ని ఇవ్వదు మరియు ఇది వోల్టేజ్ 110 వోల్ట్ ఇస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ప్రతీది ఇక్కడ వ్రాయబడింది అమ్మీటర్ లోడ్ కరెంట్ I0 ఇవ్వదు మరియు వోల్ట్మీటర్ వర్తించబడుతుంది వోల్టేజ్ V1 కాబట్టి ఈ వాట్మీటర్ పఠనం తెలుసు అమ్మీటర్ కరెంట్ I0 తెలుసు సరఫరా వోల్టేజ్ V1 కూడా తెలుసు కాబట్టి ∅0 పొందవచ్చు కాబట్టి V1 I0 cos ∅0 W i అంటే cos ∅0 Wi V1 I0 అది లోడ్ శక్తి కారకం కాదు మరియు cos ∅0 వస్తే కాబట్టి Ic కి I0 cos∅0 లభిస్తుంది మనం ఇంతకు ముందు చూశాము Im I0 sin∅0 లభిస్తుంది కాబట్టి సమానమైన సర్క్యూట్లో ఇది R1 మరియు X1 ఇది కరెంట్ I0 ఈ వైపు ఓపెన్ ఆ సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి వీటి తర్వాత ఏమీ గ్రహించబడదు ఏదీ గ్రహించబడలేదు R1 మరియు X1 ఇక్కడ ఉంచండి మరియు ఇది కరెంట్ I0 అందువల్ల Rc అనేది V1 Ic అవుతుంది మరియు Ic మనకు వచ్చింది ఎందుకంటే cos ∅0 వచ్చింది IcI0 తెలుసు కాబట్టి ఇప్పుడు Rc అనేది V1 Ic అవుతుంది అది V1 I0 cos ∅0 అవుతుంది అదేవిధంగా Xm అనేది V1 Im కాబట్టి V1 I0 sin∅0 వాస్తవానికి ఈ I0 కరెంట్ చాలా తక్కువ మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ నిరోధకత కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లోడ్ ను నో లోడ్ నష్టం అంటారుట్రాన్స్ఫార్మర్లో వైండింగ్ నష్టం చాలా తక్కువ అందువల్ల ఈ ఈక్వాలెంట్ సర్క్యూట్ R1 X1 లేనప్పుడు చూసిన సర్క్యూట్ అందువల్ల ఇది లోడ్ లేని ఈక్వాలెంట్ సర్క్యూట్ మరియు ప్రతీది బాణం ద్వారా గుర్తించబడింది కాబట్టి అంటే I02 R1 లోడ్ లేనప్పుడు కలిగే రాగి నష్టం చాలా తక్కువ అతి తక్కువ మరియు ఓపెన్ సర్క్యూట్ పరీక్ష లో ఇక్కడ వాట్మీటర్ పఠనం ఇనుము లేదా కోర్ నష్టాన్ని మాత్రమే ఇస్తుంది ఇప్పుడు R1 j X1 అంతటా వోల్టేజ్ డ్రాప్ చాలా తక్కువ ఎందుకంటే I0 చాలా తక్కువ కాబట్టి ఇది అప్రాక్సిమేట్ సర్క్యూట్ ఇప్పుడు నిరోధకత మరియు రియాక్టెన్స్ అనబడే సిరీస్ పరామితిని పొందటానికి షార్ట్ సర్క్యూట్ పరీక్ష చేద్దాము ఇప్పుడు వాస్తవానికి అక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అధిక వోల్టేజ్ వైపు చేయబడింది ఎందుకంటే మేము షార్ట్ సర్క్యూట్ పరీక్ష ను నిర్వహించినప్పుడు అధిక వోల్టేజ్ వైపున ఉన్న మొత్తం వోల్టేజ్లో 5 నుండి 8 శాతం మాత్రమే అవసరం అవుతుంది తద్వారా రేటెడ్ కరెంట్ లేదా పూర్తి లోడ్ కరెంట్ ప్రవహిస్తుంది సెకండరీ యొక్క లో వోల్టేజ్ వైపు షార్ట్ సర్క్యూట్ చేయబడుతుంది కాబట్టి పూర్తి లోడ్ కరెంట్ ప్రవహించటానికి లేదా రేటెడ్ కరెంట్ ప్రవహించటానికి ఈ షార్ట్ సర్క్యూట్ ఈ తక్కువ వోల్టేజ్ వైపు దీనికి చాలా తక్కువ వోల్టేజ్ అవసరం అధిక వోల్టేజ్ వైపు రేటెడ్ వోల్టేజ్లో 5 నుండి 8 శాతం ఉండవచ్చు కాబట్టి ఇక్కడ చాలా తక్కువ వోల్టేజ్ సరఫరా అని వ్రాయబడింది మరియు ఇది V sc కాబట్టి ఈ సరఫరా VARIAC వేరియబుల్ రెసిస్టెన్స్ అనే పరికరం కోసం ఇవ్వబడుతుంది ఒకవేళ దీన్ని ఇలా కదిలిస్తే ఫ్యూజ్ బ్లో అవుతుంది ఎందుకంటే ఇది కరెంట్ను ఉపయోగిస్తుంది కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇది వోల్టమీటర్ అనుసంధానించబడి ఉంది వాట్మీటర్ అనుసంధానించబడి ఉంది మరియు ఇది అమ్మీటర్ మరియు తక్కువ వోల్టేజ్ వైపు షార్ట్ సర్క్యూట్ చేయబడింది ఇప్పుడు ఈ సందర్భంలో 5 నుండి 8 శాతం రేటెడ్ పూర్తి లోడ్ కరెంట్ లేదా రేటెడ్ కరెంట్ను అనుమతించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫలితంగా షార్ట్ సర్క్యూట్ సందర్భంలో ఎక్సైటింగ్ కరెంట్ పూర్తి లోడ్ కరెంట్లో 0 5 శాతం ఉంటుంది కాబట్టి ఉత్తేజకరమైన కరెంట్ అంటే I0ఇది చాలా చిన్నది మరియు ట్రాన్స్ఫర్ నిరోధకత మరియు లీకేజ్ రియాక్టెన్స్ చాలా చిన్నవి ఇక్కడ పూర్తి లోడ్ కరెంట్ ప్రవాహం కొరకు వోల్టేజ్లో 5 నుండి 8 శాతం సరిపోతుంది ఇది షార్ట్ సర్క్యూట్ అయినందున మరియు ట్రాన్స్ఫార్మర్ రెసిస్టెన్స్ మరియు లీకేజ్ రియాక్టన్స్ చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాట్ మీటర్ పఠనం వాస్తవానికి రాగి నష్టాన్ని సూచిస్తుంది మరియు ఈ అమ్మీటర్ పఠనం పూర్తి లోడ్ కరెంట్ ని ఇస్తుంది కాబట్టి ఈ సందర్భంలో 110 220 వోల్ట్ అనుకుందాం కాబట్టి ఉదాహరణకు ఈ ట్రాన్స్ఫార్మర్ 2 2 KVA ట్రాన్స్ఫార్మర్ కాబట్టి అధిక వోల్టేజ్ వైపు నిజానికి 220 వోల్ట్ ఉంటుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ 220 వోల్ట్లో 5 నుండి 8 శాతం అవసరం అంటే 5 నుండి 8 శాతం అంటే 220 వోల్ట్లలో సుమారు 5 శాతం అంటే 11 వోల్ట్స్ కాబట్టి ఇది 11 వోల్ట్ సరఫరా రేటెడ్ కరెంట్ అయితే అది పూర్తి లోడ్ కరెంట్ 2 2 KVA ట్రాన్స్ఫార్మర్ కాబట్టి అధిక వోల్టేజ్ వైపు 2 2 1000 వోల్టేజ్ 220 ను పొందుతాము కాబట్టి 10 ఆంపియర్ అంటే ఆ 10 ఆంపియర్ కరెంట్ ప్రవహించడానికి అనుమతిస్తుంది మరియు 5 శాతం ఉంటే 11 వోల్ట్ కాబట్టి సుమారు 11 12 లేదా 13 వోల్ట్ 10 ఆంపియర్ కరెంట్ ప్రవహిస్తున్నట్లు కనుగొన్నాము కాబట్టి ఆ VARIACవేరియాక్ ను చాలా నెమ్మదిగా కదిలించాలి అప్పుడు చాలా వేగంగా కదిలిస్తే ఫ్యూజ్ ఆపివేయబడుతుంది మళ్ళీ సరఫరాను ఆపివేసి ఫ్యూజ్ వైర్ను తిరిగి అమర్చాలి అందువల్ల ఇది మేము అధ్యయనం చేసిన ట్రాన్స్ఫార్మర్ సమాన సర్క్యూట్ మరియు ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ మరియు ఇది I0 అయితే ఈ I0 Isc లో చాలా తక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఈ పదాన్ని మేము విస్మరిస్తాము Rc లో ఈ నష్టం వాస్తవానికి మేము వాట్ మీటర్ పఠనాన్ని విస్మరిస్తాము ఎందుకంటే సమాన సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ స్థితిలో ఉంది ఈ భాగం విస్మరిస్తే ఎందుకంటే నేను ఈ భాగంలో ఇక్కడ ఈ నష్టం చాలా తక్కువ కాబట్టి అంటే ఇది సాధారణ సర్క్యూట్ అవుతుంది ఇది సాధారణ సిరీస్ సర్క్యూట్ కాబట్టి R1 X1 R2 X2 అన్నీ సిరీస్లో ఉంటాయి కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ స్థితిలో ఉన్న సుమారు ఈక్వాలెంట్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ Vsc కరెంటు Isc మరియు శక్తి Wsc అంటే రాగి నష్టం Isc పూర్తి లోడ్ కరెంట్ మరియు Vsc వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ స్థితిలో 5 నుండి 8 శాతం తక్కువ వోల్టేజ్ వైపుకు తిరిగి అనుసంధానించామని నేను చెప్పాను కాబట్టి Z Vsc Isc అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంపెడెన్స్ అంటే R 2 X 2 వాస్తవానికి R R1 R2 మరియు X X1 X2 ఇంకొక విషయం Isc2 R రాగి నష్టం వాట్మీటర్ పఠనం ఎందుకంటే R R1 R2 కాబట్టి Isc2R Wsc వాట్మీటర్ పఠనం వస్తుంది కాబట్టి R Wsc Isc2 కాబట్టి మనకు R1 R2 లభిస్తుంది ఈ విలువలు అన్నీ అధిక వోల్టేజ్ వైపు ఉంటాయి ఎందుకంటే అధిక వోల్టేజ్ వైపు షార్ట్ సర్క్యూట్ పరీక్ష జరుగుతుంది కాబట్టి ఇది లభించిన Z విలువ కాబట్టి X ఇప్పుడు √Z2 R2 కు సమానం కానీ X X1 X2 ఉంటుంది R R1 R2 ఉంటుంది కానీ దీన్ని ఎలా వేరు చేస్తాము కాబట్టి సాధారణంగా ప్రాధమిక మరియు ద్వితీయ వైన్డింగ్ లపై DC కొలత చేయడం ద్వారా మరియు ఈ AC విలువలను సరిదిద్దడం ద్వారా నిరోధకతను వేరు చేయవచ్చు నేను దీనిని ఈ వీడియో కోర్సులో చేయడం లేదు కానీ నిరోధకతను ఎలా కనుగొనాలో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారని నేను చెప్తున్నాను ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ యొక్క ప్రతి వైపు నిరోధకతను కొలవమని అడిగితే దీన్ని ఎలా చేస్తారు ప్రాధమిక మరియు ద్వితీయాలపై DC కొలత చేయడం మరియు AC విలువలకు తగిన వాటిని సరిదిద్దడం ద్వారా నిరోధకతను వేరు చేయవచ్చు ఇది ఇప్పుడు మీరు స్వతహాగా చేయడానికి ప్రయత్నించాలి అది మరియు రెండవ విషయం ఏమిటంటే ప్రతిచర్యను వేరు చేయలేము కానీ మీకు అవసరమైన చోట వీటిని ప్రాధమిక మరియు ద్వితీయ వైపుకు సమానంగా అంచనా వేయవచ్చు బాగా రూపొందించిన ట్రాన్స్ఫార్మర్ కోసం సాధారణంగా ప్రతిచర్య X1 X2 ను ఏ వైపు నైనా సూచిస్తారు బాగా రూపొందించిన ట్రాన్స్ఫార్మర్కు మరియు R1 R2 కోసం ఇది తగినంత ఖచ్చితమైనది కేవలం ఒక అభ్యాసం మాత్రమే ఫోరమ్లో ఉంచండి సార్ మేము ఇలా చేశాము మరియు మేము సరైనదా కాదా అనే సమాధానం ఇస్తాము కాబట్టి సంఖ్యాపర సమస్యలు మేము తరువాత చేస్తాము మరొక విషయం ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇది రెండు వైండింగ్ లు గల ట్రాన్స్ఫార్మర్ ఆటో ట్రాన్స్ఫార్మర్ మరియు ఇప్పటివరకు నాకు తెలిసినది కొన్ని నేను చెప్పాను ఒక ఉదాహరణ ఆటో ట్రాన్స్ఫార్మర్ అని కాదు కానీ నేను తీసుకున్న కొన్ని పరికరాల పేరు కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించబడుతున్న ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఒక ఉదాహరణ చెప్పండి కాబట్టి నేను రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ల కి సంబంధించి వ్రాయబడినది వైండింగ్స్ విద్యుత్తు పరంగా వేరుచేయబడినవి రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో అన్ని వోల్ట్ ఆంపియర్ అయస్కాంతంగా బదిలీ చేయబడుతుంది ఇది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ విషయం లో కూడా కనిపిస్తుంది ప్రాధమిక మరియు ద్వితీయ వైండింగ్ విద్యుత్తుతో అనుసంధానించబడినప్పుడు వైండింగ్ యొక్క ఒక భాగం రెండింటికీ ఉమ్మడి గా ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ను ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటారు ప్రాధమిక మరియు ద్వితీయ వైండింగ్ విద్యుత్తుతో అనుసంధానించబడినప్పుడు వైండింగ్ యొక్క ఆ భాగం రెండింటికీ ఉమ్మడి గా ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ను ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటారు ఇక్కడ ఒక అనువర్తనం యొక్క ఉదాహరణ మోటారు స్టార్టర్స్ వేరియబుల్ వోల్టేజ్ విద్యుత్ సరఫరా VARIAC అని వ్రాయబడింది నేను తక్కువ వోల్టేజ్ మరియు కరెంట్ తక్కువ స్థాయిలను పేర్కొన్నాను కాబట్టి ప్రాథమికంగా ఈ విధంగా పరిశీలిస్తే మొదట మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి గందరగోళం ఉండకూడదు ఏదైనా చేసే ముందు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇది 1 1 వైండింగ్ మాత్రమే అని అనుకుందాం మనం 1 వైండింగ్ మాత్రమే చూడగలం ఇప్పుడు ఉదాహరణకు ఇది రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అనుకుంటే మనం ఏమి చేస్తాం ఇది మేము 1 వైండింగ్ మరియు ఇది ఒకటి మరొక వైండింగ్ అని భావిస్తాము రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఇది 1 గా ఉంటే ఈ విధంగా పరిగణించాలి కాబట్టి ఈ భాగాన్ని పరిశీలిస్తే I1 కరెంట్ ఇక్కడ ప్రవహిస్తోంది మరియు ఈ భాగాన్ని పరిశీలిస్తే I2 I1 ఉంటుంది ఇప్పటివరకు మనము అధ్యయనం చేసిన విధంగా ఈ భాగం 1 వైండింగ్ మరియు ఈ భాగం 1 వైండింగ్ రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ప్రవహించే కరెంట్ I1 మరియు లోడ్ అనుసంధానించబడి ఉంటే కరెంట్ I2 అనుకుందాం మరియు ఈ దిశలో తీసుకుంటే కరెంట్ I1 I2 అవుతుంది కానీ నేను ఈ దిశలో తీసుకున్నాను కాబట్టి ఇది I2 I1 అవుతుంది కాబట్టి A నుండి C వరకు ఇది A నుండి B వరకు మొత్తం మలుపుల సంఖ్య N1 మరియు B నుండి C వరకు మలుపుల సంఖ్య N2 మరియు A నుండి B వరకు ప్రవహించే కరెంటు I1 మరియు ఈ దిశలో C నుండి B వరకు I2 I1 మరియు ఇది కరెంట్ I1 మరియు ఇది వోల్టేజ్ V1 మరియు ఇది వోల్టేజ్ V2 అదే ఏమైనా కావచ్చు రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో ఇది 1 వైండింగ్ మరియు ఇది మరొక వైండింగ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ విషయంలో మేము వేరే విధంగా తయారు చేస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ కానీ మనం ఈ రెండింటినీ పోల్చాలి కాబట్టి ఈ సందర్భంలోముందు వివరించిన రెండు వైన్డింగులు గల దానితో పోలిస్తే ఆటో ట్రాన్స్ఫార్మర్ లో తక్కువ ప్రతిచర్య తక్కువ నష్టాలు చిన్న ఉత్తేజకరమైన కరెంట్ మరియు మెరుగైన వోల్టేజ్ నియంత్రణను కలిగి ఉంటుంది కాబట్టి ప్రాధమిక టార్న్స్ N1 దాని వైండింగ్ విభాగం AC అని చెప్పాను తక్కువ వోల్టేజ్ కొరకు N2 మలుపులతో సెకండరీ వైండింగ్ విభాగం BC ఉంది ఇప్పుడు రెండు వైండింగ్ వోల్టేజ్ మరియు మలుపుల నిష్పత్తి చూడండి కాబట్టి రెండు వైండింగ్ వోల్టేజ్ కోసం రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఇది 1 వైండింగ్ అని చెప్పాను ఇది 1 వైండింగ్ ఇది వోల్టేజ్ V1 ఇది వోల్టేజ్ V2 కాబట్టి దీని అర్థం ఈ వోల్టేజ్ V1 V2 నా ఉద్దేశ్యం ఇక్కడ ఈ వోల్టేజ్ V1 V2 మరియు ఇది రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇది V2 అందువల్ల K వాస్తవానికి రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కోసం V2 కు సమానంగా ఉంటుంది అంటే దీనిని N2 అని వ్రాయవచ్చు ఈ భాగాన్ని మాత్రమే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎటువంటి గందరగోళం ఉండకూడదు కాబట్టి ఈ సందర్భంలో నేను K V1 V2 V2 N1 N2 N2 అని వ్రాస్తున్నాను వాస్తవానికి N2 కంటే N1 ఎక్కువ కాబట్టి ఈ సందర్భంలో నేను K V1 V2 V2 N1 N2 N2 వ్రాస్తున్నాను వాస్తవానికి N2 కంటే N1 ఎక్కువ ఆటో ట్రాన్స్ఫార్మర్ కోసం మేము రెండింటికీ అదే వైండింగ్ ఉపయోగిస్తున్నాము కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ కోసం ఇది N1 ఇది ఒక మలుపు మరియు ఇది మరొక మలుపు అదే వైండింగ్ మేము దాని ద్వారా గ్రహిస్తున్నాము అదే వైండింగ్ కాబట్టి వోల్టేజ్ V2 ఆటో ట్రాన్స్ఫార్మర్ కోసం K V1 V2 N1N2 మేము ఆటో ట్రాన్స్ఫార్మర్ గా పరిగణించాము ఇది పూర్తి ట్రాన్స్ఫార్మర్ మరియు దీని నుండి కొంత భాగం A మరియు C మధ్య B మరియు C మధ్య కొంత వోల్టేజ్ గ్రహించబడినది కాబట్టి ఈ సందర్భంలో K V1 V2 N1 N2 అది 1 కన్నా ఎక్కువ ఎందుకంటే రేఖాచిత్రం నుండి N2 కంటే N1 ఎక్కువ అందువల్ల K ఇది V1 V2 K ను అదనంగా V2 జోడించి తీసివేయవచ్చు కాబట్టి K V1 V2 V2 క్షమించండి V1 V2 V2 V2 కాబట్టి దీనిని V1 V2 V2 1 అని వ్రాయవచ్చు ఎందుకంటే V2 V2 1 కాబట్టి V1 V2 V2 k కాబట్టి KK 1 ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ మలుపుల నిష్పత్తి మరియు రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ నిష్పత్తి మధ్య సంబంధం మేము పరిశీలిస్తున్నాము ఇప్పుడు 2 ట్రాన్స్ఫార్మర్ల వోల్ట్ ఆంపియర్ రేటింగ్ను పోల్చి చూద్దాం రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కొరకు T W అంటే రెండు వైండింగ్ లు అని అర్ధం కాబట్టి V1 V2 I1 I2 I1 V2 రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కోసం వోల్ట్ ఇది ఒక వైండింగ్ లాగా ఇది ఇలా వెళితే ఇది ఒక వైండింగ్ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ మొత్తం V1 ఇది V2 కాబట్టి ఇక్కడ వోల్టేజ్ V1 V2 మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ I1 ఈ వైండింగ్ కోసం వోల్ట్ ఆంపియర్ రేటింగ్ ఈ 2 వైండింగ్లు వేరుగా ఉంటే ఈ విధంగా పరిగణించండి మరియు ఇది మరొక వైండింగ్ వోల్టేజ్ V2 I2 I1 రేటింగ్ వోల్ట్ ఆంపియర్ రేటింగ్ ఉంటే రెండూ ఒకే విధంగా ఉండాలి ఇది ఒక వైండింగ్ లాగా ఇది మరొక వైండింగ్ లాగా నా ఉద్దేశ్యం ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది మరియు ఇక్కడ ఈ వోల్టేజ్ కోసం V1 V2 మరియు కరెంట్ I1 మరియు ఇక్కడ వోల్టేజ్ V2 కరెంట్ I2 I1 ఈ విధంగా ఉహించుకోండి కాబట్టి అందుకే ఇది I1 V2 ఆటో ట్రాన్స్ఫార్మర్గా ఉపయోగించినప్పుడు వోల్ట్ ఆంపియర్ V1I1 గా ఉంటుంది ఎందుకంటే మనం ఉపయోగిస్తున్న అదే వైండింగ్ కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఇది మొత్తం వైండింగ్ ఈ విధంగా నేను ప్రాధమిక మరియు ద్వితీయ అని అనుకుంటున్నాను కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఇది V1 మరియు కరెంట్ I1 మరియు అవుట్పుట్ మేము V2 తీసుకుంటున్నాము ఈ విషయం I2 I1 అని పిలుస్తాము క్షమించండి వాస్తవానికి ఇక్కడ ఈ సందర్భంలో ఆటో ట్రాన్స్ఫార్మర్ V1 I1 V2 I2 ఆటో ట్రాన్స్ఫార్మర్ లో ఇన్పుట్ ని చూద్దాము ఇక్కడ ఇన్పుట్ ఇది మొత్తం వైండింగ్ ఇక్కడ ఇన్పుట్ V1 I1 మరియు ఇక్కడ అవుట్పుట్ కారెంట్ I2 కాబట్టి ఇది V2 ఇది I2 ఎందుకంటే ఇది లోడ్కు వెళ్లే కారెంట్ I2 మరియు ఇక్కడ వోల్టేజ్ కాబట్టి V2 I2 కాబట్టి ఇది ఆదర్శ కేసు అయితే మాత్రమే కాబట్టి ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ కనుక V2 I2 V1 I1 కాబట్టి ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ అందువల్ల మేము VA రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ V1 V2 I1 అని ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ మరియు డినామినేటర్ను V1 తో భాగించండి కాబట్టి ఇది V1 V2 V1 V1I1 లేదా VA రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఈ బ్రాకెట్ భాగం మనం 1 V2 V1 V1 I1 అని వ్రాయగలము లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్ట్ ఆంపియర్ రేటింగ్ అయిన V2 V1 N2 N1 N2 N1 మరియు V1 I1 అని వ్రాయవచ్చు ఇది VA ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే ఇది V1 I1 V2 I2 అందువల్ల VA ఈ విషయాలన్నింటినీ సరళీకృతం చేస్తే ఈ N1 N2 N1 పదము యొక్క న్యూమరేటర్ మరియు డినామినేటర్ లో N2 పదాన్ని గుణించాలి అందువల్ల ఏమి జరుగుతుంది N1 N2 N2 N2 N1 వోల్ట్ ఆంపియర్ ఆటో రాయవచ్చు కాబట్టి ఈ N1 N2 N2 N2 N1 K K VA ఆటో తప్ప మరొకటి కాదు దయచేసి దీన్ని చేయండి K K 1 అని ఇవ్వబడింది కాబట్టి ఈ సంబంధం అంతా ఉపయోగించుకోండి కాబట్టి VA రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ K K VA ఆటో ను పొందుతారు కాబట్టి ఇది K మరియు K ఇప్పటికే N1 N2 ఇవ్వబడింది కాబట్టి ఇది K K VA ఆటో లేదా ఆటో K అని వ్రాయవచ్చు ఎందుకంటే మేము K 1 ను ఉంచాము ఎందుకంటే మనం ఇంతకుముందు K K 1 క్రాస్ గుణకారం చూశాము కాబట్టి VA ఆటో K 1 K VA రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లేదా VA ఆటో 1 K VA రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది అంటే ఆటోరెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కంటే ఎక్కువ అంటే రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్ట్ ఆంపియర్ రేటింగ్ కంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్ట్ ఆంపియర్ రేటింగ్ K ఎక్కువగా ఉన్నందున K ఎల్లప్పుడూ 0 కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగా VA ఆటో రెండు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క VA కన్నా ఎక్కువగా ఉంటుంది ఈ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ముగిసింది మరియు మేము కొన్ని సమస్యలు చేస్తాము మరియు ఇది చాలా సులభమైన విషయం మరియు ఏమీ లేదు ఎటువంటి గందరగోళం ఉండకూడదు ఆటో ట్రాన్స్ఫార్మర్ చాలా సులభం కాబట్టి ఒక ఉదాహరణ తీసుకోండి 4 KVA 200 400 వోల్ట్ 50 హెర్ట్జ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సుమారు సమానమైన సర్క్యూట్ యొక్క పారామితులు ఇవి ఇచ్చిన పారామితులు Re Xe మరియు Rc 600 Xm ఇవ్వబడింది ఇప్పుడు 200 వోల్ట్ యొక్క రేటెడ్ వోల్టేజ్ ప్రాధమికానికి వర్తించినప్పుడు ద్వితీయ వైండింగ్లో కరెంట్ 10 ఆంపియర్ 0 8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ప్రవాహం ఉంటుంది మీరు ఈ క్రింది వాటిని లెక్కించాలి ఇది సమస్య ప్రాధమికానికి 200 వోల్ట్ రేటెడ్ వోల్టేజ్ వర్తించినప్పుడు 10 ఆంపియర్ 0 8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ద్వితీయ వైండింగ్లో ప్రవహిస్తుంది ప్రాధమిక లో ప్రవహించే కరెంటు మరియు ద్వితీయ వైపు టెర్మినల్ వోల్టేజ్ ను లెక్కించాలి ఇది చాలా సులభం ఇది సర్క్యూట్ ఇది నా ఈక్వాలెంట్ సర్క్యూట్ Re1 Xe1 ఇది ఏమి ఈ వైపు ఒక లోడ్ ఇవ్వబడుతుంది కాబట్టి ప్రాధమిక వైపు అంతా ఇవ్వబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఇప్పుడు మనం దీనిని ఆ వైపుకు మార్చినప్పుడు అది V2 K V2 మరియు ఈ గీత లోడ్ ని సూచిస్తుంది ఇంతకుముందు ఈ సర్క్యూట్ను చూశాము ఈ వైపు 200 వోల్ట్ పారామితులు R Xe1 Rc Xm అన్నీ ఇవ్వబడ్డాయి I2 10 ఆంపియర్ ఇవ్వబడింది 0 8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కాబట్టి I2 ద్వితీయ వైపు ఉంది కాబట్టిI2 దానిని సూచించిన ప్రాధమిక వైపుకు తీసుకురావాలి కాబట్టి I2 అనేది I2 N2 N1 ఎందుకంటే N1I2 N2I2 కాబట్టి I2 ఇది కాబట్టిI2 20 ఆంపియర్ లభిస్తుంది 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ 87 డిగ్రీ వెనుకబడి ఉంది అంటేI2అనేది 16 j12 ఆంపియర్ అవుతుంది ప్రత్యక్షంగా ఇప్పుడు అది అర్థమవుతుంది కాబట్టి నేరుగా మేము రాస్తున్నాము మరియు Ic 200600 అవుతుంది ఎందుకంటే Rc 600 Ohm టెర్మినల్ వోల్టేజ్ 200 మరియు Im 200300 కాబట్టి I0 Ic jIm కాబట్టి ఇది కరెంట్ I ఇది లోడ్ లేనప్పుడు ఉన్న కరెంట్ I0 అందువల్ల I1 I0 I2' ఈ రెండింటినీ జోడిస్తే I1 20 67ఆంపియర్ కోణం 37 8 డిగ్రీలు మరియు V2ఇంతకు ముందే మేము ఒక సమస్యను పరిష్కరించామని తెలుసు మేము డెరివేషన్ను కూడా చూశాము V2' V1 I2 Re1 j Xe1 అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో V2'లభిస్తుంది పరిష్కరించిన తర్వాత 193 2 డిగ్రీ వస్తుంది మరియు ఈ వోల్ట్ V2 K V2 తెలుసు 2 డిగ్రీ వోల్ట్ అవుతుంది ఎందుకంటే K సగం కాబట్టి ఆ వోల్ట్ నిష్పత్తి 200400 ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సమస్య సాధారణ సమస్య ఇప్పుడు ఉదాహరణ 11 ట్రాన్స్ఫార్మర్ దాని గరిష్ట సామర్థ్యాన్ని 0 98 15 KVA వద్ద యునిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద కలిగి ఉంది పగటిపూట ఇది ఈ క్రింది విధంగా లోడ్ అవుతుంది ఎందుకంటే మేము రోజంతా సామర్థ్యాన్ని కనుగొన్నాము కాబట్టి 10 గంటలకు ఇది 3 కిలోవాట్ పవర్ ఫ్యాక్టర్ 0 లాగింగ్ ఇది సాధారణంగా వెనుకబడి ఉంటుంది కానీ ఇక్కడ ప్రస్తావించలేదు కాబట్టి 5 గంటలు 10 కిలోవాట్ శక్తి కారకం 0 8 మరియు 5 గంటలు 15 కిలోవాట్ పవర్ కారకం 0 9 మరియు 4 గంటలు ఎటువంటి లోడ్ లేకుండా 24 గంటలు జోడించిమొత్తం రోజంతా సామర్థ్యాన్ని కనుగొంటే కాబట్టి 10 గంటలు 3 కిలోవాట్ కాబట్టి ప్రాథమికంగా 3 కిలోవాట్ 10 అంటే గంటకు 30 కిలోవాట్ కాబట్టి ఇదే విధంగా చేయాలి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క గరిష్ట సామర్థ్యం 0 ఇది ఇవ్వబడినది లోడ్ వద్ద యునిటీ పవర్ ఫ్యాక్టర్ గరిష్ట సామర్థ్యం 15 KVA ఇవ్వబడుతుంది15 KVA యునిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద 0 98 గరిష్ట సామర్థ్యం అంటే గరిష్ట సామర్థ్యం కోసం ఇనుము నష్టం రాగి నష్టం అని మనము ఇంతకుముందే చూశాము గరిష్ట సామర్థ్యం కోసం max Xpf1 Xpf1 2 Wi అని మేము తెలుసుకున్నాము అది అవుట్పుట్ అవుట్పుట్ 2 W i ఇప్పుడు యునిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద అవుట్పుట్ 15 K VA కాబట్టి 15 1000 1 అంటే ఇది ఇన్ని వాట్ అవుతుంది కాబట్టి 1000 ను గుణించి 15 1000 1 2 Wi 0 98 ఎందుకంటే గరిష్ట సామర్థ్యం 0 తద్వారా మనం Wi 153 వాట్ పొందుతాము కాబట్టి 0 అందువల్ల గరిష్ట సామర్థ్యం కొరకు ఇనుము నష్టం రాగి నష్టం అవుతుంది కాబట్టి ఇది 0 ఇప్పుడు ఒకటో ఇంటర్వెల్ అంటే 10 గంటలు లోడ్ 3 0 6 అంటే 5KVA ఎందుకంటే పవర్ ఫ్యాక్టర్ 0 6 మరియు ఇది 3 కిలోవాట్ కాబట్టి 5 KVA కాబట్టి రాగి నష్టాన్ని మనం ఈ లోడ్ వద్ద తెలుసుకోవాలి రాగి నష్టం లోడ్ యొక్క స్క్వేర్ కు అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి ఇది మనకు రేటెడ్ KVA 15 ఇవ్వబడింది మరియు ఆ సమయంలో లోడ్ 5 గా ఉంటుంది కాబట్టి ఇది 515 2 0 153 అవుతుంది కాబట్టి ఇది 0 017 కిలోవాట్ ఎందుకంటే రాగి నష్టం లోడ్తో మారుతుంది కాబట్టి ఆ సమయంలో i కిలోవాట్ పవర్ ఫ్యాక్టర్ ద్వారా భాగించబడితే అది KVA ని ఇస్తుంది కాబట్టి ఇదే విధంగా శక్తి నష్టం 0 017 10 అవుతుంది అంటే గంటకు 0 కాబట్టి దీనిని ఎనర్జీ లాస్ అని పిలుస్తారు అదేవిధంగా 3 కిలోవాట్ పవర్ ఫ్యాక్టర్ వద్ద 10 గంటలు అని ఇవ్వబడినది కాబట్టి ఆ లోడ్ 3 కిలోవాట్ కాబట్టి మేము దానిని KVA గా మార్చాము మరియు ఇది లోడ్ యొక్క స్క్వేర్ పై ఆధారపడి ఉంటుంది ఆ సమయంలో ఆ శక్తి నష్టాన్ని ఏమని పిలుస్తారు ఇది సాధారణ లోడ్ అయితే ఏమీ ఇవ్వబడదు కాబట్టి 3 కిలోవాట్ 10 అంటే అది గంటకు 30 కిలోవాట్ అవుతుంది ప్రారంభంలో మనం దీనిని DC సర్క్యూట్ విశ్లేషణ చేసేటప్పుడు చూశాను కాబట్టి అదే విధంగా 5 గంటల ఇంటర్వెల్ కి చూద్దాం లోడ్ 12 5 KVA ఎందుకంటే 10 0 8 శక్తి కారకం కాబట్టి రాగి నష్టం 12 5 15 2 0 1042 కిలోవాట్ కాబట్టి శక్తి నష్టం 5 0 521 కిలోవాట్ హవర్ వస్తుంది అదేవిధంగా మూడవ ఇంటర్వెల్ లో పవర్ ఫ్యాక్టర్ 0 9 మరియు ఇది 18 కిలోవాట్ కాబట్టి 18 0 9 కాబట్టి 20 కిలో వోల్ట్ ఆంపియర్ కాబట్టి ఆ సమయంలో రాగి నష్టం 20 15 అవుతుంది అంటే రేటింగ్ 20 15 ఉంటే ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయింది కాబట్టి 2015 2 0 272 కిలోవాట్ కాబట్టి ఇది ఎనర్జీ లాస్ 5 0 272 అవుతుంది కాబట్టి గంటకు 1 36 కిలోవాట్ అవుతుంది కాబట్టి నాల్గవ ఇంటర్వెల్ 4 గంటలు లోడ్ లేకుండా నో లోడ్ రాగి నష్టం 0 ఎనర్జీ లాస్ 0 ఇనుము నష్టం వలన ఎనర్జీ లాస్ రోజంతా కాబట్టి 0 153 ఎందుకంటే ఇనుము నష్టం 0 153 మరియు 24 గంటల తో గుణించినట్లయితే ఇది గంటకు 3 672 కిలోవాట్ అవుతుంది అందువల్ల రాగి నష్టం వల్ల రోజంతా కలిగే ఎనర్జీ లాస్ 0 కాబట్టి రాగి నష్టం మరియు ఇనుము నష్టం కారణంగా మొత్తం ఎనర్జీ లాస్ 2 672 ను జోడించండి రోజంతా మొత్తం అవుట్పుట్ ఇది 3 10 అంటే అవుట్పుట్ 10 5 18 5 నేను ప్రారంభంలో గంటకు 10 30 కిలోవాట్ 5 10 మరియు 18 5 ఇది అవుట్పుట్ మరియు ఇది రాగి నష్టం అని చెప్పాను కాబట్టి ఇది గంటకు 170 కిలోవాట్ కాబట్టి అవుట్పుట్ సామర్థ్యం రోజంతా అవుట్పుట్ నష్టాల ద్వారా అవుట్పుట్ అవుతుంది కాబట్టి ఈ అవుట్పుట్ 170 మరియు ఇది రాగి నష్టం మరియు ఇది శక్తి పరంగా కాబట్టి ఇది 96 7 శాతం అవుతుంది కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ వంటి వాటికి సంబంధించిన 1 లేదా 2 ఉదాహరణలు తదుపరి వీడియో ఉపన్యాసంలో చూస్తాము చాలా ధన్యవాదాలు